ఒక రిలేషన్ 2NF లో ఉండి అందులోని నాన్ ప్రైమ్ ఆట్రిబ్యూట్ లు ట్రాన్సిటివ్లీ ఫంక్షనల్లీ కాండిడేట్ కీ పై ఆధారపడి ఉండకపోతే ఆ రిలేషన్ 3వ నార్మల్ ఫామ్ లో ఉంటుంది దీనికి ప్రత్యామ్నాయ నిర్వచనం ఉంది ప్రతి ఫంక్షనల్ డిపెండెన్సీ X→Y కి ఆ డిపెండెన్సీ ట్రివియల్ లేదా X సూపర్ కీ అంటే X ప్రతి Y ని ఫంక్షనల్ గా నిర్ణయిస్తుంది లేదా Y మైనస్ X లోని ప్రతి ఆట్రిబ్యూట్ ప్రైమ్ఆట్రిబ్యూట్ దీన్ని ప్రత్యామ్నాయంగా నిర్వచించడానికి మరొక మార్గం ఉంది ప్రతి నాన్ ప్రైమ్ ఆట్రిబ్యూట్ ప్రతి కీ పై ఫుల్ మరియు నాన్ ట్రాన్సిటివ్లీ ఫంక్షనల్ గా ఆధారపడి ఉంటుంది బహుశా అర్థం చేసుకోవడం సులభం కాబట్టి మూడవ నిర్వచనం నుండి ప్రారంభిద్దాం మనం ప్రతి నాన్ ప్రైమ్ ఆట్రిబ్యూట్ ను తీసుకుందాము అది ప్రతి కీపై ఫుల్ మరియు నాన్ ట్రాన్సిటివ్లీ ఫంక్షనల్ గా ఆధారపడి ఉండాలి ఇది మొదటి నిర్వచనానికి ఎలా సమానం ఇది దీనికి సమానం కాబట్టి ఇది తప్పనిసరిగా 2NF యొక్క నిర్వచనం మరియు ఇది ఈ నిర్వచనానికి సమానం ప్రతి నాన్ ప్రైమ్ ఆట్రిబ్యూట్ ఫంక్షనల్లి ట్రాన్సిటివ్లీ దీనిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి కనీసం మొదటి మరియు మూడవ నిర్వచనాలు సమానమైనవి ఇప్పుడు రెండవ నిర్వచనాన్ని చూద్దాం ఇది ఇతర నిర్వచనాలకి ఎలా సమానం ప్రతి ఫంక్షనల్ డిపెండెన్సీ చూడండి అది ట్రివియల్ అయితే అంటే Y అనేది X యొక్క ఉపసమితి అంటే Y నాన్ ప్రైమ్ మొదలైనవి కాదు లేదా X ఒక సూపర్ కీ అంటే X ఈ ప్రైమ్ ఆట్రిబ్యూట్ లో భాగం కాబట్టి విషయం ఏమిటంటే ప్రైమ్ ఆట్రిబ్యూట్ యొక్క ఈ భాగం లేదా Y మైనస్ X ప్రైమ్ అంటే Y మైనస్ X లోని ఆట్రిబ్యూట్ మిగతా అన్ని అట్రిబ్యూట్స్ ని ఫంక్షనల్ గా నిర్ణయిస్తుంది ఇది ఇవన్నీ అని గుర్తుంచుకోండి మరియు ఇది మరియు ఇది కూడా కాబట్టి ఇవి 3వ నార్మల్ ఫామ్ యొక్క మూడు సమానమైన నిర్వచనాలు ఇప్పుడు మనం ఒక ఉదాహరణ తీసుకుందాం మనం మళ్ళీ ఈ క్రింది రకమైన నిర్వచనాన్ని పరిశీలిస్తాము ఇది ఐడి నేమ్ ప్రాజెక్ట్ ఐడి ప్రాజెక్ట్ నేమ్ ఇక్కడ మనం ఐడి కీ అని చెబుతున్నాము కాబట్టి ఫంక్షనల్ డిపెండెన్సీలు ఐడి మిగతా ఆట్రిబ్యూట్స్ అన్నిటిని నిర్ణయిస్తుంది అయితే ఇది నేమ్ మరియు ప్రాజెక్ట్ ఐడిని కూడా నిర్ణయిస్తుంది మరియు తరువాత ప్రాజెక్ట్ ఐడి ప్రాజెక్ట్ నేమ్ ను నిర్ణయిస్తుంది ఇది 3NF లో ఉందా క్రింది కారణం వల్ల ఇది 3NF లో లేదు ఒక సమయం లో ఒకదాన్ని గుర్తిద్దాం ఐడి ఒక ప్రైమ్ ఆట్రిబ్యూట్ కాబట్టి ఏమీ చేయనక్కరలేదు నేమ్ నేమ్ పూర్తిగా ఐడి ద్వారా నిర్ణయించబడుతుంది ఇది మరేదైనా ఆట్రిబ్యూట్ పై ట్రాన్సిటివ్ గా ఆధారపడి ఉండదు కాబట్టి నేమ్ ప్రాజెక్ట్ ఐడి తో ఇబ్బంది లేదు అయితే ప్రాజెక్ట్ నేమ్ కు సమస్య ఉంది ఇది నాన్ ప్రైమ్ ఆట్రిబ్యూట్ మరియు ఇది ఐడిపై ట్రాన్సిటివ్ గా ఆధారపడి ఉంది ప్రాజెక్ట్ నేమ్ ప్రాజెక్ట్ ఐడి ద్వారా నిర్ణయించబడుతుంది మరియు ప్రాజెక్ట్ ఐడి ఐడి ద్వారా నిర్ణయించబడుతుంది కాబట్టి ప్రాజెక్ట్ నేమ్ విఫలమవుతుంది మరియు ఇది 3NF అవునా కాదా అనే ప్రశ్నకు ప్రతికూలంగా సమాధానం ఇస్తుంది ఇది 3NF లో లేదు ఇప్పుడు మనం మళ్ళీ 3NF నార్మలైజషన్ ప్రక్రియను చేయాలనుకుంటున్నాము ఒకసారి మనం అది చేస్తే ఇది 3NF లో ఉంటుంది మనము అలా చేసిన తర్వాత నియమాన్ని ఉల్లంఘించే ఆట్రిబ్యూట్ ను వేరుచేయడానికి ప్రయత్నిస్తాము ఇక్కడ నియమాన్ని ఉల్లంఘించే ఆట్రిబ్యూట్ ప్రాజెక్ట్ నేమ్ కాబట్టి మనము దానిని వేరుచేయడానికి ప్రయత్నిస్తాము మనం ఈ రిలేషన్ని రెండు భాగాలుగా విడదీస్తాము మొదటిది ఐడి నేమ్ ప్రాజెక్ట్ ఐడి మరియు రెండవ రిలేషన్ ప్రాజెక్ట్పే నేమ్ ప్రాజెక్ట్ ఐడి ఈ రెండూ 3NF లో ఉన్నాయి కాబట్టి ఇవి కీలు మరియు ఇవి మాత్రమే అందుబాటులో ఉన్న ఫంక్షనల్ డిపెండెన్సీలు ఇది మళ్ళీ 3NF లో ఉందని నిర్ణయించవచ్చు 3NF తో మళ్ళీ సమస్య ఏమిటి 3NF లోకి రిలేషన్ని విభజించటం ఎందుకు ముఖ్యం ఈ ఉదాహరణను పరిశీలిద్దాం ప్రాజెక్ట్ నేమ్ ప్రాజెక్ట్ ఐడి ద్వారా నిర్ణయించబడుతుంది అది ఐడి ద్వారా నిర్ణయించబడుతుంది కాబట్టి మరోసారి ప్రాజెక్ట్ ఐడి లేదా ఐడి మారితే ప్రాజెక్ట్ నేమ్ అనవసరంగా ప్రభావితమవుతుంది కాబట్టి ప్రాజెక్ట్ నేమ్ ఈ ఐడిని అనవసరంగా ప్రభావితం చేస్తే అది అర్ధవంతం కాదు ప్రాజెక్ట్ పేరు మార్చబడితే దాని ప్రభావం ఐడికి వెళ్తుంది కాబట్టి అందులో పనిచేసే ప్రతి పేరుకు అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాజెక్ట్ నేమ్ లో పనిచేసే ప్రతి ఉద్యోగి ప్రభావితమవుతారు ఆ టపుల్స్ అన్నింటిని ఇప్పుడు సవరించాల్సిన అవసరం ఉంది మరోవైపు 3NF నార్మల్ ఫామ్ రూపాల్లోకి విభజించబడినప్పుడు ప్రాజెక్ట్ నేమ్ దీని నుండి వేరుచేయబడుతుంది మొదటి పట్టిక అస్సలు పరిగణించబడదు మరియు రెండవ పట్టికలో ఒకే ఒక్క మార్పు చేయవలసి ఉంది కేవలం ప్రాజెక్ట్ నేమ్ మార్చబడింది ఇది మనం చూస్తున్నట్లుగా మంచి డిజైన్ కాబట్టి మనం ఈ మూడు నార్మల్ ఫామ్స్ ని చూశాము మరియు వాటిని అనధికారికంగా ఈ క్రింది పద్ధతిలో సంగ్రహించవచ్చు 1NF అంటే అన్ని ఆట్రిబ్యూట్స్ అటామిక్ గా ఉండాలి అని చెప్తుంది 2NF లో అన్ని ఆట్రిబ్యూట్స్ కీలపై పూర్తిగా ఆధారపడి ఉండాలి కాబట్టి దీనిని పూర్తిగా క్రియాత్మకంగా ఆధారపడటం అంటారు మరియు 3 NF లో అన్ని ఆట్రిబ్యూట్స్ కీ పై ఆధారపడి ఉండాలి లేదా దేని పైన ఆధారపడకూడదు కాబట్టి ఆ కీపై మాత్రమే ఆధారపడవలసిన ట్రాన్సిటివ్ డిపెండెన్సీ ఉండదు ఇది వాస్తవానికి 1NF 2NF మరియు 3NF ఏమి చేస్తుందో గుర్తుంచుకోవడానికి ఒక సాధారణ మార్గం కాబట్టి ఒక రిలేషన్ 1NF లో ఉందో లేదో ఎలా నిర్ణయిస్తాము మల్టీ వాల్యూడ్ ఆట్రిబ్యూట్స్ లేదా నెస్టెడ్ రిలేషన్స్ మొదలైనవి ఉండకూడదు 2NF లో ఇది పూర్తిగా క్రియాత్మకంగా కాండిడేట్ కీ పై ఆధారపడి ఉండాలి మరియు 3NF లో అది ట్రాన్సిటివ్ గా ఆధారపడి ఉండాలి కాబట్టి ఒక నిర్దిష్ట సంబంధం 1NF లో లేకపోతే అప్పుడు ఏమి చేయాలి అంటే నియమాన్ని ఉల్లంఘించిన ఆట్రిబ్యూట్ మల్టీ వాల్యూడ్ ఆట్రిబ్యూట్ నెస్టెడ్ ఆట్రిబ్యూట్ లను అటామిక్ ఆట్రిబ్యూట్స్ గా విభజించాల్సిన అవసరం ఉంది ఒక రిలేషన్ 2NF లో లేనప్పుడు ఒకరు ఏమి చేస్తారు కాండిడేట్ కీలలో ఒకదానిపై పూర్తిగా ఆధారపడని ఆట్రిబ్యూట్ వేరుచేయబడుతుంది 3NF కోసం అదే పనిచేసాము నియమాన్ని ఉల్లంఘించిన కీ ఒక కీపై ట్రాన్సిటివ్ గా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ రెండు ఫంక్షనల్ డిపెండెన్సీలు రెండు రిలేషన్లుగా విభజించబడ్డాయి కాబట్టి నార్మల్ ఫామ్స్ కు ఇది మార్గం అవగాహన వచ్చిందని నిర్ధారించుకోవడానికి ఒక ఉదాహరణ చేద్దాం ఇక్కడ మనం ఒక ఉదాహరణ చేద్దాం ఇది L ఇక్కడ ఐడి డిస్ట్రిక్ట్ లాట్ నంబర్ ఏరియా ప్రైస్ రేట్ ఉంది మరియు ఇది ఐడి కాండిడేట్ కీ ఇందులో ఫంక్షనల్ డిపెండెన్సీలు ఏమిటి వాస్తవానికి ఐడి అన్నిటినీ నిర్ణయిస్తుంది ఎందుకంటే ఐడి ఈ రిలేషన్ కి కీ కాబట్టి ఐడి డిస్ట్రిక్ట్ లాట్ ఏరియా ప్రైస్ మరియు రేటు ను నిర్ణయిస్తుంది ఇప్పుడు కొన్ని ఇతర ఫంక్షనల్ డిపెండెన్సీలు కూడా ఉన్నాయి ఒకరికి డిస్ట్రిక్ట్ లాట్ కలిసి తెలిస్తే అది ఏ ఐడిలో ఉందో ఏ ఏరియా లో ఉందో మరియు ఒకరు మాట్లాడే భూమి యొక్క ప్రైస్ మరియు రేటును నిర్ణయించవచ్చు కాబట్టి డిస్ట్రిక్ట్ తెలిస్తే అక్కడ ఉన్న భూమి రేటు తెలుసుకోవచ్చు భూమి ఉన్న ఏరియా ఎవరికైనా తెలిస్తే దాని ప్రైస్ తెలుసుకోవచ్చు మొదటి ప్రశ్న ఏమిటంటే ఇది 1NF లో ఉందా దానికి సమాధానం అవును ఎందుకంటే ప్రతి ఆట్రిబ్యూట్ అటామిక్ అని మనం అనుకుంటున్నాం తదుపరి ప్రశ్న ఏమిటంటే ఇది 2NF లో ఉందా దానికి సమాధానం లేదు సమాధానం లేదు అనే దానికి కారణం ఈ ఆట్రిబ్యూట్ని పరిగణించండి రేట్ అనే ఆట్రిబ్యూట్ని రేట్ డిస్ట్రిక్ట్ లాట్ పై ఆధారపడి ఉంటుంది మరియు రేటు డిస్ట్రిక్ట్ పై కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది డిస్ట్రిక్ట్ లాట్ పై పూర్తిగా ఆధారపడి ఉండదు ఇది 2NF ని ఉల్లంఘిస్తుంది కాబట్టి ఇది 2NF లో లేదు తరువాత ప్రశ్న 3NF లో ఉందా ఇప్పుడు ఎటువంటి పరీక్ష లేకుండా ఇది 3NF లో లేదని చెప్పవచ్చు ఎందుకంటే 2NF లో లేకపోతే అది 3NF లో ఉండలేదు ఇప్పుడు 2NF నార్మలైజషన్ ను ఎలా చేయాలో చూద్దాం ఒకరు దానిని 2NF నార్మలైజషన్ కి విభజించడానికి ప్రయత్నిస్తే ఈ క్రింది రిలేషన్స్ ఏర్పడతాయి మనం 2NF పరీక్షా పద్ధతిలో నియమాలను ఉల్లంఘించిన కీలను వదిలించుకోవాలి ఈ క్రింది ఆట్రిబ్యూట్స్ తో L1 ఉత్పత్తి చేయబడుతుందిఏరియా ప్రైస్ ఇది ఐడి మరియు L2 రేట్ డిస్ట్రిక్ట్ ఇక్కడ కీ డిస్ట్రిక్ట్ మరియు అవే ఫంక్షనల్ డిపెండెన్సీలు వర్తిస్తాయి కాబట్టి ఈ రెండు ఇక్కడ వర్తిస్తాయి ఇది మళ్ళీ ఇక్కడ వర్తిస్తుంది మరియు ఇది అక్కడ వర్తిస్తుంది ఇవి ఫంక్షనల్ డిపెండెన్సీలు ఇప్పుడు ఇది 2NF లేదా 3NF మొదలైన వాటిలో ఉందో లేదో పరీక్షించాలి L1 2NF లో ఉందా L2 గురించి వాదించడం చాలా సులభం L2 2 NF లో ఉందా ఇది చాలా సులభం ఇది 2NF లో ఉంది 2NF లో L1 ఉందా ఇది 2NF లో ఉంది ఎందుకంటే ఇవన్నీ నియమాలను సంతృప్తిపరుస్తాయో లేదో తనిఖీ చేయవచ్చు ప్రశ్న ఇప్పుడు L2 3NF లో ఉందా ఎందుకంటే చాలా సరళమైన నియమం ఏమిటంటే రిలేషన్ లో రెండు ఆట్రిబ్యూట్స్ మాత్రమే ఉండి వాటిలో ఒకటి కీ మరియు అది మాత్రమే కీ అయితే ఇది ఏ నార్మల్ ఫామ్ లో అయినా ఉంటుంది రేట్ డిస్ట్రిక్ట్ ద్వారా మాత్రమే నిర్ణయించబడుతుంది ప్రారంభించడానికి ఇతర ఫంక్షనల్ డిపెండెన్సీలు లేవు L1 3NF లో ఉందా ఇది లేదు ఇది లేకపోవటానికి కారణం ఈ ప్రైస్ ఆట్రిబ్యూట్ నిర్ణయించబడుతుంది ఇది ఐడిపై ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఐడి కీ ఆట్రిబ్యూట్ కానీ ప్రైస్ ప్రాంతంపై కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఐడి ఏరియా ను నిర్ణయిస్తుంది ఏరియా ప్రైస్ ను నిర్ణయిస్తుంది ఇది ఒక సమస్య ఇది నియమాన్ని ఉల్లంఘించే కీ కాబట్టి ఇది 3NF లో లేదు మరోసారి దానిని 3NF గా విభజించాలనుకుంటే ఏమి చేయాలి దీన్ని మరో రెండు భాగాలుగా విడదీయడం మరియు మొదటి భాగం L11 అనుకోండి ఇది కేవలం ఐడి డిస్ట్రిక్ట్ లాట్ ఏరియా మరియు మూడవది L12 కేవలం ఏరియా ప్రైస్ కాబట్టి ఆక్షేపణీయ ఆట్రిబ్యూట్ ప్రైస్ ఈ విధంగా విభజించబడింది ఇది ఏరియా మరియు ఇది మళ్ళీ ఐడిగా మిగిలిపోతుంది ఈ రెండు ఫంక్షనల్ డిపెండెన్సీలు ఇక్కడ వర్తిస్తాయి మరియు ఈ ఫంక్షనల్ డిపెండెన్సీ ఇక్కడ వర్తిస్తుంది తరువాత ఇది 3NF లో ఉందా అనే పరీక్ష వస్తుంది వాస్తవానికి నేను చెప్పినట్లు ఇది సులభం ఈ L11 3NF లో ఉందా అవును ఇది 3NF లో ఉంది ఎందుకంటే ఒకరు పరీక్షించకలిగినట్లు ఇందులో ఇప్పటివరకు ఒకే కీ మాత్రమే ఉంది డిస్ట్రిక్ట్ లాట్ మిగతా అన్ని ఆట్రిబ్యూట్స్ ని నిర్ణయిస్తాయి కానీ ప్రస్తుతం అది అవసరం లేదు ఇదంతా 3NF గురించి మనం తదుపరి నార్మల్ ఫామ్ గురించి తరువాత ప్రారంభిస్తాము